మైక్రోవేవ్ ఆసిలేటర్ మీద రెండవ ఉపన్యాసానికి అందరికీ స్వాగతం గత ఉపన్యాసాన్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్ తో కూడిన యాంప్లిఫయర్ తో మొదలు పెట్టాను లూప్ గెయిన్ Aβ 1 అయినప్పుడు ఆసిలేషన్ కండిషన్ వర్తిస్తుందని చూశాము మరియు ఆసిలేషన్ మొదలు అవటానికి Aβ ≈1 1 నుండి 1 2 వరకు తీసుకోవాలని సిఫార్సు చేశాను దీనికి కారణం ఏమిటంటే Aβ విలువ పెద్దదిగా తీసుకుంటే ఔట్పుట్ వద్ద సైనుసోయిడల్ వేవ్ ఫార్మ్ యొక్క క్లిప్పింగ్ జరుగుతుంది అదే 1 1 కంటే తక్కువ తీసుకుంటే ఆసిలేషన్స్ మొదలు కాకపోవచ్చు దీనికి కారణం నెట్వర్క్ లో ఉన్న టోలరెన్సె వలన డివైస్ స్టేబుల్ అవవచ్చు ఆ తరువాత టుపోర్ట్ ఆసిలేటర్ డిజైన్ మొదలు పెట్టుకున్నాం అందులో Δ 1 మరియు K 1 అయినప్పుడు డిజైన్ అన్ స్టేబుల్ అనే విషయం చూశాము తరువాత లూప్ గెయిన్ 1 కి సమానం అంటే Γins1 మరియు Γoutl1 అయినప్పుడు ఆసిలేషన్స్ నిబంధనలు వర్తిస్తాయి అని చూశాము ఈ నిబంధన వర్తించినట్లయితే ఇది కూడా వర్తిస్తుంది తరువాత డెరివేషన్ ని కూడా చూశాము నిబంధన 3 తో మొదలు పెట్టి నిబంధన 2 కు వచ్చాము ఎలాంటి ఫిజికల్ ఇంపిడెన్స్ కైనా గామా S మరియు l విలువలు ఎప్పటికీ 1 కంటే తక్కువగా ఉంటాయి ఇక్కడ ఇంపిడెన్స్ అంటే రెసిస్టెన్స్ తో కూడిన ఇండక్టన్స్ లేదా కెపాసిటన్స్ కావచ్చు కాబట్టి దీని విలువ ఎప్పుడూ 1 కంటే తక్కువ ఉంటుంది అంటే in1 మరియు out 1 దాని నుండి Rin మరియు Rout విలువలు నెగెటివ్ అని తెలుస్తుంది స్మిత్ చార్ట్ ఉపయోగించి ఇచ్చిన గామా అవుట్ విలువకు Rout విలువ కనుగొన్నాము ఇవ్వబడిన గామా అవుట్ విలువకు Rout 10 Ω అయినప్పుడు outZout ZoZoutZo 10 50 1050 60401 5 అని చూశాము 1out విలువలు స్మిత్ చార్ట్ మీద ప్లాట్ చేశాము మరియు దాని నుండి Zout 10 Ω అని తెలుసుకున్నాము ఆ విలువ ఇక్కడ ఉన్న దానితో సమానం దాని తర్వాత వన్ పోర్ట్ ఆసిలేటర్ యొక్క డెరివేషన్ ని చూశాము ఎందుకంటే టుపోర్ట్ సమస్య కాస్తా వన్ పోర్ట్ సమస్యగా కుదించబడింది దానికి కారణం మనం కేవలం ఔట్పుట్ యొక్క డిజైన్ ని మాత్రమే చూడడం లేదు RlRout 0 నిబంధనలో Rout నెగెటివ్ అవ్వడం వల్ల Rl పాజిటివ్ అవుతుంది అదేవిధంగా ఇమాజినరీ భాగంలో XlXout 0 ను చూశాము Xout ఇండక్టివ్ అయితే ఇది కెపాసిటివ్ అవుతుంది ఒకవేళ ఇది కెపాసిటివ్ అయితే ఇది ఇండక్టివ్ అవుతుంది తరువాత గన్ డయోడ్ డిజైన్ ను చూశాము ఒక గన్ డయోడ్ లో 10 GHz వద్ద గామా అవుట్ విలువ ఈ క్రింది విధంగా ఇచ్చినప్పుడుఈ విధంగా జరుగుతుంది ఎందుకంటే గన్ డయోడ్ ఐ వి క్యారెక్టరిస్టిక్స్ ఈ విధంగా ఉంటాయి కాబట్టి మనం ఈ యొక్క నెగెటివ్ రీజియన్ లో బయాస్ చేయాలి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం గన్ డయోడ్ యొక్క ఉదాహరణ తీసుకున్నప్పటికీ ఇంపార్ట్ డయోడ్ టన్నెల్ డయోడ్ లోనూ ఇదే విధమైన నెగటివ్ రెసిస్టెన్స్ రీజియన్ ఉంటాయి మరియు మీరు చదివినటువంటి లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ అయిన SCR సిలికాన్ కంట్రోల్డ్ రెక్టిఫైయర్ లేదా ట్రయోడ్ విషయం లోనూ ఇలాగే ఉంటుంది అంటే ఈ డివైసెస్ ని కూడా వాటి యొక్క నెగటివ్ రెసిస్టెన్స్ రీజియన్ లో బయాస్ చేయవచ్చు మిగిలిన ప్రక్రియ అంతా వీటన్నింటికీ ఒకేలా ఉంటుంది కాబట్టి మీరు చేయవలసిందల్లా ఇచ్చిన బయాసింగ్ కండిషన్ కు గామా అవుట్ విలువ కనుగొనాలి తరువాత 1 బై గామా అవుట్ కాంజుగేట్ 1out విలువను స్మిత్ చార్ట్ మీద ప్లాట్ చేసి దానికి సంబంధించిన Zout విలువ కనుగొని Rout మ్యాగ్నిటూడ్ కంటే తక్కువ ఉండేలా RL విలువను ఎంచుకోవాలి కానీ XC XL ఉండేలా చూసుకోవాలి దీని తర్వాత టుపోర్ట్ ఆసిలేటర్ డిజైన్ చూశాము దీని 7 స్టెప్ లను చూశాము ఆసిలేటర్ డిజైన్ చాలా అప్లికేషన్స్ లో కీలకం కాబట్టి ఆ స్టెప్ లను మరొకసారి చూద్దాం ఇవ్వబడిన ఫ్రీక్వెన్సీ మరియు బయాసింగ్ కండిషన్స్ కి S పరామితులు మనకి తెలుసు కాబట్టి ఇచ్చిన S పరామితులు విలువలకు K విలువ కనుగొనాలి 1 మరియు k 1 అయినట్లయితే డివైస్ అన్ స్టేబుల్ గా ఉంది అని అర్థం K 1 అయినట్లయితే డివైస్ స్థిరం గా ఉంటుంది తరువాతి స్లైడ్ లో డివైస్ స్థిరంగా ఉన్నట్లైతే ఏమి చేయాలో చెపుతాను ఇప్పటికి డివైస్ అన్ స్టేబుల్ గా ఉన్నప్పుడు అనుసరించాల్సిన దశలను చూద్దాం ఇప్పుడు ఇన్పుట్ స్టెబిలిటీ సర్కిల్ గీయాలి ఈ ఇన్పుట్ స్టెబిలిటీ సర్కిల్ లో అస్థిరత్వ భాగం లో బాగా లోపలికి ఉన్న బిందువును ఎంచుకోవాలి ఇదిగో ఈ భాగానికి దగ్గరగా ఉన్న ఈ బిందువు కానీ లేదా ఈ బిందువును కానీ ఎంచుకోవద్దు ఈ భాగం లో బాగా లోపలికి ఉన్న బిందువును ఎంచుకోవాలి ఇన్పుట్ స్టెబిలిటీ సర్కిల్ లో బాగా లోపలికి ఉన్నది అంటే అది అత్యంత అస్థిరమైన ప్రదేశం అని అర్థం ఈ బిందువు కు సంబంధించి గామా S s లేదా ZS తీసుకుంటే దానిని ఒక ఇండక్టర్ లేదా షార్టడ్ స్టబ్ ద్వారా చూపించవచ్చు అదే ఈ కర్వ్ ఇక్కడ ఉన్నట్లయితే అప్పుడు ఆ బిందువును కెపాసిటెన్స్ ద్వారా చూపించవచ్చు ఇప్పుడు s విలువ తెలిసిన తర్వాత outS22S12S21g1 S11g విలువ కనుక్కోవాలి అదేవిధంగా దాని మాగ్నిట్యూడ్ out 1 అయి ఉందేమో చూసుకోవాలి అది 1 కంటే తక్కువ అయితే మీరు పొరపాటు చేసినట్లే ఒకవేళ out 1 అయితే Rout మరియు Xout కనుగొనాలి Rout విలువ నెగిటివ్ అయిఉండాలి Rout మరియు Xout విలువలు తెలిసిన తరువాత RL విలువ కనుగొనాలి మరియు అది Rout మ్యాగ్నిటూడ్ కంటే తక్కువ ఉండాలి కానీ XL Xout ఉండాలి ఆ తర్వాత ఇంపిడెన్స్ మాచింగ్ నెట్వర్క్ డిజైన్ చేయాలి అందులో RL మరియు XL సంబంధించిన ఇంపిడెన్స్ 50 Ω ఉండాలి ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం డివైస్ స్టేబుల్ అయినప్పుడు అంటే 1మరియు K 1 మొదటి స్టెప్ గా ఒక యాంప్లిఫయర్ ను డిజైన్ చేయాలి దాని గెయిన్ విలువ A అనుకుందాం ఆ తర్వాత ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ β వాడినప్పుడు Aβ 1 అవుతుంది ఇది ఇక్కడ Aβ 1 ఎంచుకోవాలి నేను సిఫార్సు చేసిన విధంగా Aβ విలువ 1 1 నుండి 1 2 మధ్యలో తీసుకోండి ఇక్కడ డివైస్ స్టేబుల్ గా ఉంది ఇక్కడ చూపిన విధంగా ఇదిగో ఇది ఇన్పుట్ వైపు కలపబడి ఉంది ఈ మిగిలిన భాగం లోడ్ వైపు ఉంది ఇదిగో ఇది సిరీస్ ఫీడ్బ్యాక్ ఇక్కడ చూపిన విధంగా ఈ యొక్క X3 ఇన్పుట్ వైపు మరియు ఔట్పుట్ వైపు కూడా ఉంది మీరు అనలాగ్ సర్క్యూట్స్ కోర్స్ లో కామన్ ఎమిటర్ యాంప్లిఫయర్ లేదా కామన్ సోర్స్ యాంప్లిఫయర్ డిజైన్ చేసి ఉండవచ్చు అక్కడ యాంప్లిఫయర్ ను స్టెబిలైజ్ చేయడానికి రెసిస్టెన్స్ వాడతారు కానీ ఇక్కడ X3 రెసిస్టెన్స్ కాదు ఇది ఇండక్టన్స్ లేదా కెపాసిటన్స్ కావచ్చు కాబట్టి ఇది సిరీస్ ఫీడ్బ్యాక్ అని మనం గమనించవచ్చు ఇప్పుడు మరొక ప్రత్యామ్నాయ అమరిక చూద్దాం ఈ కాన్ఫిగరేషన్ లో షంట్ ఫీడ్బ్యాక్ ఉపయోగించబడింది ఇక్కడ చూపిన విధంగా ఇది సోర్స్ వైపు మరియు ఇది లోడ్ వైపు మరియు ఇది ఔట్పుట్ నుండి ఇన్పుట్ వైపు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇప్పుడు సిరీస్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఉపయోగించినట్లయితే X1 X2 X3 విలువలు కనుక్కోవాలి లేదా షంట్ ఫీడ్బ్యాక్ ఉపయోగించినట్లయితే B1 B2 B3 విలువలు కొనుక్కోవాలి ఈ రెండు సర్క్యూట్స్ సమీకరణాలు లియో గారు రాసిన పుస్తకం లో 9వ చాప్టర్లో ఉన్నాయి అందుకే నేను వాటిని తిరిగి ఇక్కడ రాయలేదు X1 X2 X3 మరియు B1 B2 B3 సమీకరణాల కొరకు లియో గారి పుస్తకం చూడండి ప్రస్తుతానికి నేను అందులో అవసరమైన దశలు మాత్రం వివరిస్తాను ఇక్కడ ఏం చేసాము అంటే డివైజ్ యొక్క S పరామితులు మనకు తెలుసు ఈ S పరామితులు ను Z పరామితులు గా మార్చాము ఇవి సిరీస్ లో ఉన్నాయి కాబట్టి Z పరామితులు సిరీస్ లో ఉన్నప్పుడు వాటిని కూడాలి మొత్తం నెట్వర్క్ కు సంబంధించిన Z పరామితులు కూడగా వచ్చిన విలువ తెలిసిన తరువాత Z పరామితులను S పరామితులుగా మార్చాలి అప్పుడు ఈ కండిషన్ కి సంబంధించిన S పరామితులు వస్తాయి ఇందులో చాలా స్టెప్స్ ఉన్నాయి X1 X2 X3 సమీకరణాల కొరకు పైన చెప్పిన పుస్తకం చదవండి నిజానికి ఇక్కడ S పరామితులను Y పరామితులుగా మార్చడం జరిగింది షంట్ నెట్వర్క్ లో Y పరామితులు ను కూడటం జరుగుతుంది కాబట్టి నెట్వర్క్ మొత్తానికి సమానమైన Y పరామితి విలువ కనుగొని ఆ Y పరామితులని S పరామితులలోకి మార్చాలి ఆ తర్వాత ఈ కండిషన్స్ ని ఆపాదించి డిజైన్ పూర్తి చేయాలి ఇంతకు ముందు చెప్పిన స్టెప్స్ అన్ని కూడా పరిశోధకులు ముందే చేశారు కాబట్టి ఈ సమీకరణాలకు సంబంధించి నేను ఇక్కడ మరొక సారి చెప్పదలుచుకోలేదు కాబట్టి ఆ పుస్తకం నుంచి చదివితే మీరు యాంప్లిఫయర్ ని డిజైన్ చేయగలుగుతారు ఇప్పుడు నేను మరొక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలని అనుకుంటున్నాను అది ఏమిటంటే A విలువ గురించి మరియు అది ఔట్పుట్ ను ఏ విధముప్రభావితం చేస్తుంది అనే విషయం గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను ఆసిలేషన్ మొదలవటానికి A β 1 అయి ఉండాలి మరియు ఆసిలేషన్స్ కొనసాగాలంటే Aβ 1 అయిఉండాలి కానీ ముందుగా నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగదలుచుకున్నాను ఉదాహరణకు నేను A 2 లేదా A 10 లేదా A 20 తో మొదలు పెట్టాను అని అనుకుందాం దానికి తగినట్లుగా β విలువ ఎంచుకోవాలి అప్పుడు ఔట్పుట్ యాంప్లిట్యూడ్ అన్ని సందర్భాలలో ఒకేలా ఉంటుందా దానికి జవాబు "కాదు" అని చెప్పవచ్చు కాబట్టి ఆసిలేటర్ డిజైన్ చేసేటప్పుడు తగిన గెయిన్ విలువ ఎంచుకోవడం చాలా అవసరం మరి అది ఎలా చేయాలి దాని యొక్క పరిణామాలు ఏమిటి అనేది తెలియాలంటే టుపోర్ట్ ఆసిలేటర్ యొక్క ఔట్పుట్ పవర్ డెరివేషన్ చూద్దాము టుపోర్ట్ ఆసిలేటర్ యొక్క ఔట్పుట్ పవర్ గరిష్ట విలువ ఈ సమీకరణం ద్వారా ఇవ్వబడింది ఈ సమీకరణం యొక్క డెరివేషన్ కొద్ది సేపట్లో చూద్దాం కానీ దాని కంటే ముందుగా ఇక్కడ ఇవ్వబడిన వేరు వేరు పేర్ల గురించి చూద్దాం Psat యాంప్లిఫయర్ యొక్క శాచురేటెడ్ పవర్ మరియు G యాంప్లిఫయర్ యొక్క గెయిన్ మరియు ఇది కేవలం ln ముందుగా యాంప్లిఫయర్ యొక్క ప్రతిస్పందన చూద్దాం Pin పెరిగినప్పుడు Pout కూడా పెరుగుతుందని ఇక్కడ గమనించవచ్చు సాధారణంగా ఇది ఇన్పుట్ తో పాటు లీనియర్ గా పెరిగి ఆ తర్వాత శాచురేట్ అవుతుంది శాచురేటెడ్ ఔట్పుట్ పవర్ ను Psat గా రాయవచ్చు ఇది ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ అయినప్పటికీ ఇక్కడ ఉన్నది ప్రాక్టికల్ క్యారెక్టరిస్టిక్స్ ఈ యొక్క ఎక్స్పోనెన్షియల్ టర్మ్ ఈ క్రింది విధంగా వ్రాయవచ్చు కాబట్టి Pout ఈ సమీకరణం ద్వారా చూపబడింది ఈ సమీకరణం సరైనది అని తెలుసుకోవడానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం ఈ ప్రదేశంలో Pin తక్కువగా ఉన్నప్పుడు ఇదిగో ఈ ప్రదేశంలో ఏమవుతుందో చూద్దాం x విలువ తక్కువగా ఉన్నప్పుడు ex1 x అని రాయవచ్చు కాబట్టి ఈ సమీకరణాన్ని Pin విలువ చిన్నదిగా ఉన్నప్పుడు ఈ విధంగా సూక్ష్మీకరించవచ్చు PoutPsat1 exp G

Pin దీనిని బట్టి Pin పెరిగినప్పుడు Pout G తో గుణించబడి Pin తో సమానంగా పెరుగుతుంది ఇప్పుడు మనం Pin చాలా పెద్దదిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం Pin విలువ చాలా పెద్దదిగా ఉన్నప్పుడు అంటే Pin ∞ అనుకుంటే 1 exp G PinPsat 0 అవుతుంది అప్పుడు PoutPsat కాబట్టి Pin చాలా చిన్నదిగా ఉన్నప్పుడు మరియు Pin విలువ చాలా పెద్దదిగా ఉన్నప్పుడు రెండు సందర్భాలలో సమీకరణాన్ని చూశాము ఇప్పుడు ఆసిలేషన్ ఏర్పడాలంటే డెరివేషన్ ఎలా చేయాలో చూద్దాం ఆసిలేషన్ కండిషన్ యొక్క నిర్వచనం ఏమిటంటే ఔట్పుట్ లో వచ్చే మార్పు రేటు ను ఇన్పుట్ లో వచ్చే మార్పు రేటు తో భాగించినట్లయితే దాని విలువ 1 కి సమానం అవ్వాలి మరి మనం చూసిన Aβ 1 అనేది ఎక్కడ నుంచి వచ్చింది అని మీరు అనుకోవచ్చు వాస్తవానికి దాని గురించి ఆలోచిస్తే ఇదిగో ఈ ఆసిలేటర్ బ్లాక్ ను గమనించండి Pout విలువ ఎంత ఉన్నప్పటికీ అందులో కొంత భాగం Pin లో భాగం గా వెళుతుంది ఆసిలేషన్స్ స్థిరంగా ఉండటం అనేది మనకు ముఖ్యం అంటే Pout మార్పు రేటు Pin మార్పు రేటు తో సమానంగా ఉండాలి ఈ యొక్క ఆసిలేషన్ కండిషన్ ను డెరివేషన్ చేయడానికి ఉపయోగించుకుందాం పైన సమీకరణం 1 ని Pin తో డిఫరెన్షియేట్ చేద్దాం Pin తో డిఫరెన్షియేట్ చేయగా వచ్చిన సమీకరణాన్ని చూద్దాం ఈ భాగాన్ని స్థిరరాశి అనుకోవచ్చు డెరివేషన్ మిగిలిన భాగం నుంచి తీసుకోవచ్చు PinPsat1 G exp G PinPsat1 GexpG PinPsat G PinPsatlnG PinPsatln G G G విలువ ఈ సమీకరణం ద్వారా ఇవ్వబడింది Pin విలువ కనుగొనటానికి దానిని ఇంకా సూక్ష్మీకరించడం జరిగింది సమీకరణం 1 మరియు 2 నుండి ఈ క్రింది సమీకరణము రాబట్టు వచ్చు PoutPsat1 1G దీని నుండి మాక్సిమం ఆసిలేటర్ ఔట్పుట్ పవర్ ను కనుగొనాలి ఆసిలేటర్ ఇక్కడ ఇచ్చిన బ్లాక్ లో చూపబడింది ఇది ఆసిలేటర్ యొక్క Pout కానీ దానిలో కొంత భాగం Pin లోకి వెళుతుంది కాబట్టి మొత్తం ఆసిలేటర్ పవర్ ఔట్పుట్ ను Pout Pin గా రాయవచ్చు మాక్సిమం ఆసిలేటర్ పవర్ P విలువPout Pin అవుతుంది ఇక్కడ గరిష్టం లేదా మాక్సిమం అని ఎందుకు అన్నానంటే మనం లూప్ గెయిన్ విలువ 1 కి సమానం అయినప్పుడు డెరివేషన్ చేస్తున్నాము అంటే PoutPin1 Pout మరియు Pin విలువలు ప్రతిక్షేపించి సూక్ష్మీకరించాలి అప్పుడు Poscmax యొక్క సమీకరణం Poscmax Pout PinPsat Psat1 1G Psatln G G Poscmax Psat1 1G ln G G ఈ సమీకరణం నేను మొదట్లో చెప్పిన సమీకరణం తో సమానం ఇక్కడ నుండిGoscmax విలువ కూడా కనుక్కుందాం దీని విలువ ఎల్లప్పుడూ G కంటే తక్కువ ఉంటుంది అనే విషయం గుర్తుంచుకోవాలి ఎందుకంటే లూప్ గెయిన్ 1 కంటే ఎక్కువ ఉంది కాబట్టి లూప్ గెయిన్ 1 కంటే ఎక్కువ అయినప్పుడు యాంప్లిట్యూడ్ పెరుగుతూ ఉంటుంది కానీ యాంప్లిట్యూడ్ పెరుగుతూ ఉన్నప్పుడు గెయిన్ తగ్గటం మొదలయి ఔట్పుట్ స్టేబుల్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ఆసిలేషన్స్ స్థిరంగా కొనసాగుతున్నప్పుడు గెయిన్ విలువ ఎంత ఉంటుందో కొనుక్కోడానికి మనం ప్రయత్నిస్తున్నాము కాబట్టి Goscmax PoutPin PsatG 1GPsatln G GG 1ln G ఇక్కడ నేను కొన్ని ఉదాహరణలు తీసుకున్నాను G విలువ 1 1 2 5 10 ఉన్నప్పుడు Gosc ఎంత ఉంటుందో ఈ సమీకరణం వాడి కనుక్కుందాం G విలువ 1 1 ఉన్నప్పుడు ఇది 1 అదేవిధంగా G 10 ఉన్నప్పుడు ఇది 3 91 అవుతుంది ఇప్పుడు Posc విలువ ఎంతో చూద్దాం PoscPsat విలువ ఈ సమీకరణం ద్వారా ఇవ్వబడింది మరియు ఇవి వాటి విలువలు గెయిన్ కేవలం 1 1 ఉన్నప్పుడు ఆసిలేటర్ పవర్ ఔట్పుట్ చాలా తక్కువగా ఉంటుంది Psat విలువలో కేవలం 0 004 వంతు ఉంటుంది ఒకవేళ యాంప్లిఫయర్ శాచురేటెడ్ విలువ 10 dBm అనుకుందాం ఇది చాలా చిన్న విలువ అని మీరు అనుకోవచ్చు గెయిన్ 10 అయితే ఇదిPsat లో మూడవ వంతు కు ఇంచుమించు సమానంగా ఉంటుంది అదే గెయిన్ విలువ 20 అయితే దాని విలువ ఇంకా పెరుగుతుంది మాక్సిమం ఆసిలేటర్ పవర్ మీరే లెక్కించి కనుక్కోండి ఇప్పుడు వాస్తవ పరిస్థితులతో ఒక ఆసిలేటర్ ఉదాహరణ తీసుకుందాం ఇక్కడ నేను వోల్టేజ్ కంట్రోల్డ్ ఆసిలేటర్ తీసుకున్నాను వోల్టేజ్ కంట్రోల్డ్ ఆసిలేటర్ అంటే ఇన్పుట్ వోల్టేజ్ మార్చడం ద్వారా ఔట్పుట్ ఫ్రీక్వెన్సీ ను నియంత్రించవచ్చు ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ చూద్దాం ఇక్కడ వి ట్యూన్ ఉంది ఇందులో వోల్టేజ్ మార్చడం ద్వారా ఔట్పుట్ లో ఫ్రీక్వెన్సీ మార్చవచ్చు ముందుగా ఈ భాగాన్ని గమనించండి ఇది ఈ ట్రాన్సిస్టర్ కు DC బయాసింగ్ సర్క్యూట్ ఇక్కడ వాడిన ట్రాన్సిస్టర్ BFP520 ఈ DC వోల్టేజ్ కు సంబంధించి ఈ బిందువు వద్ద వోల్టేజ్ కొనుక్కోవచ్చు ఈ బిందువు వద్ద వోల్టేజ్ డ్రాప్ ఇంచుమించుగా 0 3 V అనుకోవచ్చు దాని నుండి ఇక్కడ dc వోల్టేజ్ విలువ తెలుస్తుంది ఇక్కడ బయాసింగ్ కండిషన్ కు తగినట్లుగా వాడిన రెసిస్టర్ విలువలు 3 1 kΩ మరియు ఇది 200 Ω ఇక్కడ చూపినవి కప్లింగ్ కెపాసిటర్ ఇది మొత్తంగా యాంప్లిఫయర్ లో బయాసింగ్ నెట్వర్క్ గా పనిచేస్తుంది ఇక్కడ మరియు ఇక్కడ గమనించినట్లయితే ఇది యాంప్లిఫయర్ మరియు ఔట్పుట్ లో కొంత భాగం ఇన్పుట్ వైపు ఇవ్వబడింది ఇప్పుడు ఇక్కడ రెసిస్టర్స్ కాకుండా కెపాసిటర్ వాడటం మీరు గమనించవచ్చు రెసిస్టర్ వాడినట్లయితే ఇది ఎప్పటికీ ఆసిలేటర్ కాలేదు ఈ ఫీడ్బ్యాక్ రేషియో ఆసిలేషన్ మొదలవటానికి Aβ 1 ఉండేలా చూసుకుంటుంది ఇప్పుడు మిగిలిన భాగంలో చూద్దాం ఇక్కడ ఇండక్టర్ ఉంది మరియు ఇవి వారెక్టర్ డయోడ్స్ వారెక్టర్ డయోడ్స్ ను బయాసింగ్ వోల్టేజ్ కొరకు వాడటం జరిగింది ఇక్కడ ట్యూన్ వోల్టేజ్ మారినట్లయితే వాటికి సంబంధించిన కెపాసిటెన్స్ కూడా మారుతుంది ఎఫెక్టివ్ కెపాసిటన్స్ మార్చడం ద్వారా ఆసిలేటర్ యొక్క రెసోనెన్స్ ఫ్రీక్వెన్సీ మార్చవచ్చు ఇప్పుడు ఆసిలేషన్ ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కోవాలో చూద్దాం ఇది DC ఓల్టేజ్ అని మనకు తెలుసు AC సిగ్నల్ కు ఇది షార్ట్ సర్క్యూట్ పనిచేస్తుంది 3 kΩ రెసిస్టర్ ఎక్కువ విలువ కాబట్టి దీనిని ఇంచుమించుగా ఓపెన్ సర్క్యూట్ అనుకోవచ్చు అదేవిధంగా ఈ రెసిస్టర్ కూడా పెద్దది ఈ ఇండక్టర్ నుండి చూసినప్పుడు వచ్చే ఈక్వివలెంట్ కెపాసిటన్స్ విలువ ఎంతో చూద్దాం ఆ కెపాసిటన్స్ విలువ ఇక్కడ ఉన్న వ్యారెక్టర్ డయోడ్ కు సిరీస్ లో మరియు ఇక్కడ ఉన్న వ్యారెక్టర్ డయోడ్ కు కూడా సిరీస్ లో ఉంటుంది ఇక్కడ ఉన్న గ్రౌండ్ దీనికి మరియు ఇక్కడ ఒక సిరీస్ కెపాసిటన్స్ మరియు ఇక్కడ ఒక సిరీస్ కెపాసిటన్స్ కు కామన్ గా ఉంటుంది ఇక్కడ ఉజ్జాయింపుగా తీసుకోవడానికి ఈ ప్రదేశంలోనూ మరియు ఈ ప్రదేశంలోను కరెంట్ సున్న అనుకుందాం ఇలా అనుకోవడం వలన కొంత తేడా జరుగుతుంది కానీ ఇక్కడ మనం ఈ సర్క్యూట్ యొక్క రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఇంచుమించుగా కనుక్కోవాలి అనుకుంటున్నాము రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఒమేగా జీరో విలువ 1LC L 16 5 nH మరియు C ఈక్వివలెంట్ కెపాసిటన్స్ యొక్క విలువ ఈ కెపాసిటన్స్ ఈ కెపాసిటన్స్ తో సిరీస్ లోఈ కెపాసిటన్స్ తో సిరీస్ లో మరియు ఈ యొక్క కెపాసిటన్స్ తో సిరీస్ లో లెక్కించడం ద్వారా రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ వస్తుంది రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ విలువలో ఎంతో కొంత తేడా లేదా ఎర్రర్ ఉండవచ్చు కానీ అది చాలా తక్కువ శాతం మాత్రమే ఈ యొక్క వోల్టేజ్ మార్చడం ద్వారా కెపాసిటన్స్ మార్చవచ్చు దాని నుండి మొత్తం కెపాసిటన్స్ మారుతుంది దానివలన ఔట్పుట్ ఫ్రీక్వెన్సీ మారుతుంది ఇప్పుడు ఈ సర్క్యూట్ యొక్క రెస్పాన్స్ చూద్దాం వి ట్యూన్ యొక్క విలువలలో ఒక దానిని ఎంచుకుని సిమ్యులేషన్ చేశాము రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ 1 GHz కంటే కొద్దిగా తక్కువ ఉండడం గమనించవచ్చు వివిధ రకాల ఆసిలేటర్స్ డిజైన్ చేయడానికి ఈ యొక్క సర్క్యూట్ ను వాడాము అనే విషయం నేను మీకు జ్ఞాపకం చేయదలచుకున్నాను వాస్తవానికి వీటిని మేము మొబైల్ ఫోన్స్ జామ్ చేయడానికి డిజైన్ చేశాము మేము వీటిని సిడిఎంఏ జామింగ్ కొరకు లేదా జిఎస్ఎం 900 జామింగ్ కొరకు లేదా జిఎస్ఎం 1800 జామింగ్ లేదా వై ఫై జామింగ్ కొరకు వాడటానికి డిజైన్ చేశాము మీరు చేయవలసిందల్లా ఇండక్టర్ విలువ మార్చడం మరియు అధిక ఫ్రీక్వెన్సీ కొరకు అయితే ఫీడ్బ్యాక్ కెపాసిటర్ విలువ కూడా తగ్గించాలి దానివల్ల అధిక ఫ్రీక్వెన్సీ కనుక్కోవచ్చు కానీ ఇక్కడ ఈ సర్క్యూట్ ఔట్పుట్ ఫ్రీక్వెన్సీ 1 GHz కంటే కొద్దిగా తక్కువ అని గమనించాలి మరియు ఇవన్నీ కూడా హార్మోనిక్స్ ఇది 2 వ హార్మోనిక్ 3 వ హార్మోనిక్ 4 వ హార్మోనిక్ 5 వ హార్మోనిక్ 6 వ హార్మోనిక్ అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే హార్మోనిక్స్ అన్నీ కూడా 20 dB కంటే తక్కువే 0 dBm నార్మలైజ్డ్ విలువతో పోల్చుకుంటే అవన్నీ 20 dBm కంటే తక్కువే దాని వలన ఔట్పుట్ సైనుసోయిడల్ వేవ్ ఫార్మ్ లో కొద్దిగా డిస్టార్షన్ వస్తుంది తయారుచేసిన PCB ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇది నేను మీకు చూపించిన విసిఓ సర్క్యూట్ దీనిని వి ట్యూన్డ్ సర్క్యూట్ లేదా ట్రయాంగులర్ వేవ్ ఫార్మ్ జనరేటర్ అనవచ్చు ట్రయాంగులర్ వేవ్ ఫార్మ్ జనరేషన్ కోసం 555 టైమర్ లేదా ఆప్ యాంప్ సర్క్యూట్ వాడవచ్చు ఇవి పాపులేటెడ్ సర్క్యూట్స్ కంపోనెంట్స్ అన్నీ కూడా సోల్డర్ చేయబడి ఉండటం మీరు గమనించవచ్చు కానీ నేను ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పదలచుకున్నాను ఇక్కడ కనెక్టర్ ఉండటం మీరు చూడవచ్చు ఇదే సెంటర్ పిన్ మరియు ఇది ఔట్పుట్ మరియు ఈ సర్క్యూట్ మొత్తం VCO డిజైన్ ఇందులో ఈ మొత్తం భాగం ట్రయాంగులర్ వేవ్ ఫార్మ్ జనరేటర్ సర్క్యూట్ ఇది ట్రయాంగులర్ వేవ్ ఫార్మ్ జనరేటర్ యొక్క రెస్పాన్స్ ట్రయాంగులర్ వేవ్ ఫార్మ్ ఔట్పుట్ ను ఇక్కడ మనం గమనించవచ్చు ఇది VCO ఔట్పుట్ రెస్పాన్స్ ఇన్పుట్ వోల్టేజ్ ట్రయాంగులర్ రూపం లో మారుతుంది కనుక ఔట్పుట్ ఫ్రీక్వెన్సీ మారడం మనం గమనించవచ్చు ఇక్కడ రెస్పాన్స్ ని స్పెక్ట్రమ్ ఎనలైజర్ లో చూడవచ్చు ట్రయాంగులర్ ఇన్పుట్ వేవ్ ఫార్మ్ యొక్క వేర్వేరు యాంప్లిట్యూడ్ కు సంబంధించిన వేర్వేరు సిగ్నల్స్ ను చూడవచ్చు ఇక్కడ ఈ విలువ చాలా చిన్నదిగా ఉండడం గమనించవచ్చు అది 0 dBm కు చెందినది తరువాతి స్లైడ్ లో యాంప్లిఫయర్ ఇంటెగ్రేట్ చేసిన సర్క్యూట్ చూపిస్తాను ఈ యొక్క VCO సర్క్యూట్ లో యాంప్లిఫయర్ ను ఇంటిగ్రేట్ చేశాము ఇప్పుడు మనం యాంప్లిఫయర్ తో కూడిన VCO సర్క్యూట్ యొక్క ఔట్పుట్ చూడవచ్చు రెస్పాన్స్ చాలా వరకు స్టేబుల్ గా ఉందని చెప్పవచ్చు మరియు దాని విలువ దాదాపుగా 20 dBm ఉంది VCO యొక్క రెస్పాన్స్ ఈ బ్యాండ్ లో చక్కగా ఉంది అని మనం గమనించవచ్చు ఇప్పుడు మీకు ఫేజ్ లాక్డ్ లూప్ తో కూడిన VCO చూపిస్తాను ఇక్కడ LTC6946 IC ను వాడాము ఈ యొక్క IC లో PLL మరియు VCO కలిపి ఉన్నాయి నిజానికి ఇంకా చాలా సర్క్యూట్స్ ఈ IC లో ఉన్నాయి కాబట్టి ఈ IC యొక్క డేటా షీట్ చూడండి ఇందులో మైక్రోకంట్రోలర్ కూడా ఉంది ఇక్కడ మేము PIC మైక్రోకంట్రోలర్ ఉపయోగించాము కానీ మీరు ఏ మైక్రోకంట్రోలర్ అయినా వాడవచ్చు ఔట్పుట్ ఫ్రీక్వెన్సీ మార్చగలిగే ఈ విధంగా మైక్రోకంట్రోలర్ ఈ డివైస్ కు ఇన్పుట్ ఇస్తుంది 700 MHz నుండి 2600 MHz వరకు ఉండేలా ఈ సర్క్యూట్ ఉపయోగించి మేము VCO డిజైన్ చేశాము 700 MHz నుండి 2600 MHz ఉండటం వల్ల ఇది ఒక మంచి బ్రాడ్ బ్యాండ్ VCO కావాలంటే మీరు ఇంకా ఎక్కువ ఫ్రీక్వెన్సీ విలువలకు డిజైన్ చేయవచ్చు సెట్టింగ్స్ లో ఒకదానికి ఇప్పుడు రెస్పాన్స్ చూద్దాం తీసుకున్న విలువకు ఔట్పుట్ ఫ్రీక్వెన్సీ దాదాపుగా 1 12 GHz వస్తుంది స్పెక్ట్రమ్ ఎనలైజర్ లో చూపిన విధంగా రెస్పాన్స్ ఉంటుంది ఔట్పుట్ యొక్క మ్యాగ్నెట్యూడ్ 0 dBm ఉండటం మనం చూడవచ్చు 0 dBm విలువ 1 mW పవర్ కు చెందినదని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇది నాయిస్ ఫ్లోర్ మాత్రమే అంతకు మించి ఏమీ కాదు కావలసిన ఔట్పుట్ ఫ్రీక్వెన్సీ జనరేట్ చేయడానికి సులభంగా ఒక IC డిజైన్ చేయవచ్చు ఈ రోజు ఉపన్యాసం సారాంశం చెప్పాలంటే మనం డివైస్ అన్ స్టేబుల్ అయినప్పుడు ఆసిలేటర్ కు సంబంధించిన వేర్వేరు కాన్ఫిగరేషన్స్ చూశాము అక్కడ మనం ఇన్పుట్ స్టెబిలిటీ సర్కిల్ గీసి ఆ తర్వాత డిజైన్ చేశాము డివైస్ స్టేబుల్ అయితే అప్పుడు సిరీస్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ లేదా షంట్ ఫీడ్ నెట్వర్క్ ఉపయోగిస్తాము ఆ తర్వాత ఉదాహరణలో వ్యారెక్టర్ డయోడ్స్ మరియు ట్రాన్సిస్టర్ ఉపయోగించి VCO డిజైన్ చూశాము ఈ VCO డిజైన్ లో కెపాసిటివ్ ఫీడ్ నెట్వర్క్ ఉపయోగించాము ఆ VCO ను వేర్వేరు మొబైల్ ఫోన్ బ్యాండ్స్ లో ఉపయోగిస్తాము ఆ తర్వాత PLL ఉపయోగించి బ్రాడ్ బ్యాండ్ VCO డిజైన్ చూశాము తర్వాత ఉపన్యాసంలో మిక్సర్ డిజైన్ లో ఆసిలేటర్ ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం మిక్సర్ గురించి మనం చూడబోయే పాఠాలను నా పి విద్యార్థి వినయ్ తీసుకుంటారు అందరికీ వందనాలు నమస్కారం